మనం ఇంతకు ముందు చూసిన కోడ్కి తిరిగి వెళ్దాం మనకు int k 38 int p మరియు p k p 5 గా ఉన్నాయి కాబట్టి మేము ఇంతకు ముందు నొక్కిచెప్పని ఒక విషయం ఏమిటంటే ఈ స్టార్ దేనికి ఉపయోగించబడుతుంది కాబట్టి ఇది రెండు ప్రదేశాలలో ఉపయోగించబడిందని మీరు చూడవచ్చు ఒక చోట int p మరియు మరొక చోట మనకు p 5 గా ఉపయోగించబడింది కాబట్టి అవి పాయింటర్లకు సంబంధించినవి ఈ స్టార్ గుర్తు రెండు అర్థాలలో ఉపయోగించబడుతుంది మొదటిసారి మీరు పాయింటర్ని డిక్లేర్ చేసినప్పుడు మీరు int p అని చెబుతారు మరియు ఆ పాయింట్ మీరు చెప్తున్నారు p అనేది పూర్ణాంకానికి టైప్ పాయింటర్ యొక్క వేరియబుల్ అని చెప్తున్నారు మరియు తరువాత మీరు p 5 అని చెప్పినప్పుడు అర్థం కొద్దిగా భిన్నంగా ఉంటుంది మీరు చేస్తున్నది ఏమిటంటే మీరు పాయింటర్ని డిఫరెన్సింగ్ అని పిలుస్తారు కాబట్టి ఈ సమయంలో ఇది కంపైలర్కు వేరియబుల్ p లేదా అలాంటి వాటి కోసం స్పేస్ ని కేటాయించమని చెప్పడం లేదు ఇక్కడ నిజానికి మనం p యొక్క r విలువతో వ్యవహరిస్తున్నాము కాబట్టి మీరు కోర్సులో మరియు మరెక్కడైనా చూసే ఒక చిన్న విషయం ఏమిటంటే మేము సాధారణంగా p అనేది k ని సూచిస్తుందని అనుకుందాం కాబట్టి ఈ సందర్భంలో p k గా ఉంటుంది కాబట్టి ఈ సాంకేతిక పదం p k ని ఉపయోగించే బదులు మేము సాధారణంగా p అనేది k ని సూచిస్తుందని అని చెబుతాము డిరెఫరెన్సింగ్ ఆపరేటర్ని చూద్దాం కాబట్టి ఇది గుర్తు మరియు మీరు p 7 అని చెప్పినప్పుడు అది 7 విలువ ను తీసుకొని p సూచించిన అడ్రస్ కు కాపీ చేస్తుంది మేము దీనిని చూసాము p అనేది k ని సూచిస్తున్నట్లైతే పై స్టేట్మెంట్ వాస్తవానికి k యొక్క కంటెంట్లను 7కి మారుస్తుంది ఈ ఉపసంహరణ అనేది మీరు టెక్నికల్ టర్మ్ గా చూస్తారు అది ఉపన్యాసంలో కూడా ఉపయోగించబడుతుంది నల్ పాయింటర్ అని పిలువబడే ఒక ప్రత్యేక పాయింటర్ ఉంది మరియు సాధారణంగా మనం కొన్ని నిర్దిష్ట వేరియబుల్ను సూచించడానికి పాయింటర్లను ఉపయోగిస్తాము మేము int p ని కలిగి ఉంటే మేము ఆ సందర్భంలో p k చేసాము p అనేది kని సూచించడం ప్రారంభించింది కానీ మీరు పాయింటర్ను స్పష్టంగా కోరుకునే అనేక సందర్భాలు ఉన్నాయి దేనినీ సూచించకూడదు మరియు C అనేది మీకు ఒక ప్రత్యేక మార్గాన్ని అందిస్తుంది మరియు దానిని నల్ పాయింటర్ అంటారు కాబట్టి నల్ పాయింటర్ గురించి ఒక ముఖ్య విషయం ఏమిటంటే ఇతర చెల్లుబాటు అయ్యే పాయింటర్ లేదు కాబట్టి మన ఉద్దేశ్యం ఏమిటంటే వాస్తవానికి కొంత వ్యాల్యూ ను స్టోర్ చేసే ఇతర పాయింటర్ లేదా ఇది పాయింట్ను పొందబోతోంది ఇది ఒక వేరియబుల్ యొక్క అడ్రస్ మరియు మొదలైన వాటిని నల్ పాయింటర్ తో సమానంగా సరిపోల్చండి కాబట్టి దీని అర్థం ఏమిటో చూద్దాం ముందుగా C అనేది ప్రీ డిఫైన్డ్ స్థిరాంకం నల్ అని పిలవబడే దానిని కలిగి ఉంటుంది మరియు ఇది stdio hలో నిర్వచించబడుతుంది కాబట్టి printf మరియు scanf లాగానే ఈ నల్ కాన్స్టాంట్కాన్స్టెంట్ కూడా stdio h లో నిర్వచించబడింది సాధారణంగా మీరు దానిని ఉపయోగించే ముందు పాయింటర్ అనేది నల్ గా ఉందో లేదో తనిఖీ చేయడం మంచి పద్ధతి మరియు మేము దీన్ని చాలా వివరంగా చూస్తాము మీరు డైనమిక్ మెమరీ కేటాయింపు అని పిలుస్తారు అయితే ప్రస్తుతం ఈ కోడ్ను చూద్దాం మన దగ్గర ఉన్నది ఏమిటంటే మన దగ్గర include stdio h ఉంది మరియు మేము int ip NULL ని కలిగి ఉన్నాము ఇది సాధారణంగా చాలా మంచి ప్రోగ్రామింగ్ అభ్యాసంగా పరిగణించబడుతుంది మీరు చెప్పడమే కాదు మీకు టైప్ పూర్ణాంక పాయింటర్ యొక్క పాయింటర్ వేరియబుల్ కావాలి పేరు ip మరియు పాయింటర్ ఇంటీజర్ టైప్ కి చెందినది ఇది ఏదైనా వ్యాలిడ్ లొకేషన్ ని సూచించడం లేదని మీరు కూడా ఇక్కడ చెప్పారు కాబట్టి మీరు ఇలా చేస్తే ip తెలియని లొకేషన్ని సూచిస్తుంది మరియు ఈ తెలియని లొకేషన్లో ఏమి జరుగుతుందో ఇటువంటి సమస్యను మేము ఎప్పటికీ ఎదుర్కోలేము మీరు నల్ ని కలిగి ఉన్న క్షణం అది వ్యాలిడ్ లొకేషన్ కాదని అర్థం మరియు మీరు బహుశా తిరిగి వచ్చి తర్వాత మార్చవచ్చు కాబట్టి మీరు తర్వాత ఏదైనా ip అడ్రస్ కు సమానం చేయవచ్చు మరియు మేము ఇంతకు ముందు మాట్లాడుతున్నది ఇదే if ip null అయితే ప్రింట్ఎఫ్ ip అని చెప్పండి లేదా if అయితే ప్రింట్ఎఫ్ ip మరియు మొదలైనవి వాటి గురించి ఈ చిట్కా చెబుతుంది కాబట్టి ఇది ఏమి చేస్తుంది ఇది వాస్తవానికి ip అనేది null అవుతుందా కాదా అని తనిఖీ చేస్తుంది ఇది null ని ప్రారంభ విలువ గా కలిగి ఉంది అని మనకు తెలిస్తే మరియు ఈ సమయంలో ip అనేది null కి సమానం కాకపోతే ఇక్కడ చెల్లుబాటు అయ్యే అసైన్మెంట్ ip ఉంది వ్యాలిడ్ అసైన్మెంట్ లేనట్లయితే ip ఇప్పటికీ null గానే ఉంటుంది మరియు మీరు వ్యాల్యూ ను ప్రింట్ చెయ్యరు ఇది సాధారణంగా ఆచరణలో జరిగే చెక్ డైనమిక్ మెమరీ అలోకేషన్ అని పిలవబడేటప్పుడు ఇది ఎలా ఉపయోగపడుతుందో మళ్ళీ చూద్దాం కాబట్టి మేము ఇంకా అలా చేయలేదు కానీ మనం malloc చేసినప్పుడు మేము ఈ టెంప్లేట్ని తర్వాత ఉపయోగిస్తాము C తో ఉన్న మరొక విషయం ఏమిటంటే ఇది null టైప్ పాయింటర్ను అందిస్తుంది కాబట్టి మీరు void vptr అని చెప్పడం ద్వారా దానిని ప్రకటిస్తారు మరియు ఈ నల్ పాయింటర్ నిజానికి ఒక సాధారణ పాయింటర్ మన ఉద్దేశ్యం ఏమిటంటే ఇది దేనినైనా సూచించేలా చేయవచ్చు కాబట్టి ఇప్పటివరకు మనం ఇంటీజర్స్ ను స్టార్ పాయింటర్ని చూశాము కాబట్టి మీరు ఫ్లోట్ స్టార్ ptr 1 మరియు మొదలైనవి కూడా కలిగి ఉండవచ్చు కానీ ఈ void vptr ఒక సాధారణ పాయింటర్ మీరు దానిని ఇంటీజర్ కి సూచించవచ్చు మీరు దానిని ఫ్లోటింగ్ పాయింట్ కు సూచించవచ్చు మీరు దానిని ఒక క్యారెక్టర్ ను సూచించేలా చేయవచ్చు లేదా మీరు దానిని పాయింటర్కు సూచించవచ్చు మరియు మొదలైనవి చేయవచ్చు కాబట్టి ఇది చాలా ఉపయోగకరంగా ఉండే మరొక విషయం మరియు ఇది ఇప్పుడు మీరు గమనించడం కోసం మాత్రమే మేము దీనిని తరువాత వివరంగా చూస్తాము కాబట్టి పాయింటర్లను ఉపయోగించి చిన్న కోడ్ విభాగాన్ని చూద్దాం కాబట్టి ఇక్కడ మనకు m మరియు k అనే రెండు ఇంటీజర్ వేరియబుల్స్ ఉన్నాయి మరియు మనకు ptr వేరియబుల్ ఉంది ఇది నిజానికి ఇంటీజర్ పాయింటర్ రకం కాబట్టి మీరు గమనించగల ఒక విషయం ఏమిటంటే ఈ సింగిల్ లైన్లో మేము కొన్ని పనులు చేసాము మేము రెండు వేరియబుల్స్ m మరియు k లను ప్రకటించాము మరియు మేము ఇంటీజర్ పాయింటర్ టైప్ యొక్క పాయింటర్ వేరియబుల్ను కూడా ప్రకటించాము కాబట్టి మీరు ఒక లైన్లో డిక్లరేషన్లను కలపవచ్చు మరియు ఇంటీజర్స్ వేరియబుల్స్ మరియు పాయింటర్లను ఒకే లైన్లో ఇంటీజర్స్ కి డిక్లేర్ చేయడానికి ఇది మార్గం ఈ సందర్భంలో ptr అనేది k వద్ద సూచించబడుతుంది కాబట్టి ptr k అనేది పాయింట్ చేయబడింది కాబట్టి మీరు k వద్ద సూచించడానికి ptr చేస్తున్నారు కాబట్టి ఈ నాలుగు కోడ్ లైన్లను చూద్దాం కాబట్టి మొదటి లైన్ m వ్యాల్యూ d ని కలిగి ఉంది మరియు p వద్ద స్టోర్ చేయబడుతుంది మరియు మేము printfకి ఇన్పుట్లుగా రెండు పారామీటర్స్ ను ఇస్తాము కాబట్టి మీరు గమనించే మొదటి విషయం ఏమిటంటే ఈ p అనేది పాయింటర్ల కోసం ఫార్మాట్ స్పెసిఫైయర్ అవుతుంది కాబట్టి మనకు ఇంటీజర్స్ కోసం d ఉన్నట్లే ఫ్లోటింగ్ పాయింట్కి f మరియు మొదలైనవి ఉంటాయి పాయింటర్ల కోసం మీరు p ని ఉపయోగించాల్సిందిగా సిఫార్సు చేయబడింది కాబట్టి ఈ లైన్లో ఏమి జరుగుతుందో చూద్దాం మీరు స్పెసిఫైయర్గా d ని కలిగి ఉన్నారు అది mకి అటాచ్ చేయబడుతుంది కాబట్టి ఇక్కడ మీరు m ని d ఫార్మాట్గా ప్రింట్ చేయాలనుకుంటున్నారు అంటే m ని ఇంటీజర్ గా ముద్రించండి మరియు రెండవ ఆర్గ్యుమెంట్ అనేది void m అవుతుంది కాబట్టి ఇది టైప్కాస్టింగ్ అని పిలువబడే సందర్భం m అనేది పాయింటర్ టైప్ మరియు ఇది ఇంటీజర్ పాయింట్ టైప్ మీరు దానిని void అని టైప్కాస్ట్ చేసారు కాబట్టి మీరు ఇంటీజర్ టైప్ చెందిన పాయింటర్ని తీసుకొని దానిని సాధారణ పాయింటర్గా మార్చవచ్చు కాబట్టి మీరు void m యొక్క డేటా టైప్ ని చూస్తే అది ఇప్పుడు ఇది వాయిడ్ పాయింటర్ ఇది ఇకపై ఇంటీజర్ పాయింటర్ కాదు మరియు p అని పిలువబడే ఫార్మాట్ స్పెసిఫైయర్ని ఉపయోగించి మీరు ప్రింట్ చేస్తున్నారు రెండవ లైన్ లో k వ్యాల్యూ dని కలిగి ఉంటుంది మరియు k యొక్క అడ్రస్ ఏదైనప్పటికీ లొకేషన్ లో స్టోర్ చేయబడుతుంది కాబట్టి మేము ఇప్పటికే చాలా సారూప్యతను చూపించాను ptr అనేది ఒక వేరియబుల్ అంటే ptr కి స్పేస్ ఇవ్వబడింది లేదా దానికి కొంత మెమరీ ఇవ్వబడుతుంది కాబట్టి దీనికి మెమరీ లొకేషన్ ఇవ్వబడింది ptr వ్యాల్యూ అనేది p ని కలిగి ఉంది మరియు p వద్ద స్టోర్ చేయబడుతుంది కాబట్టి ఈ సందర్భంలో మొదటి వాదన ఒక పాయింటర్ మరియు రెండవ వాదన ptr యొక్క అడ్రస్ ను తీసుకుంటుంది మరియు దానిని void కి ప్రసారం చేస్తుంది చివరగా చివరి లైన్ ptr ద్వారా సూచించబడిన ఇంటీజర్ యొక్క వ్యాల్యూ d అని చెబుతుంది మేము చెప్పినట్లుగా ptr అనేది ptrని డీరెఫెరెన్సింగ్ చేస్తుంది కాబట్టి ఇక్కడ చూడండి మీరు ptr ని ప్రకటించడం లేదు ఈ లైన్లో ఇది ఇప్పటికే జరిగింది ఇక్కడ మీరు ptr యొక్క డీరెఫెరెన్సింగ్ ని చేస్తున్నారు కాబట్టి మేము ఇంతకుముందు సూచించేది ఇదే కాబట్టి రెండు మార్గాలు ఉన్నాయి దీనిలో మీరు పాయింటర్తో అనుబంధించబడిన స్టార్ ని ఉపయోగించవచ్చు ఒకటి డిక్లరేషన్ కోసం మరొకటి మనం ఇక్కడ చూస్తున్నాం ఇది డీరెఫెరెన్సింగ్ కు ఉపయోగపడుతుంది కాబట్టి ఇది k యొక్క r వ్యాల్యూ ను పొందుతోంది మరియు అది k వ్యాల్యూ ను ప్రింట్ చేస్తుంది ఈ స్లయిడ్లో గమనించవలసిన ముఖ్య విషయం ఏమిటంటే పాయింటర్ల కోసం p స్పెసిఫైయర్ ఉంది మరియు మేము టైప్కాస్టింగ్ అని పిలువబడే దానిని చేశాము మేము ఇంటీజర్ పాయింటర్ m ను తీసుకున్నాము మరియు void ని ఉపయోగించి మేము దానిని void పాయింటర్ గా మార్చాము మీరు నిజంగా ఈ ప్రోగ్రామ్ను తీసుకొని అక్కడ ఏమి జరుగుతుందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలని మేము సూచిస్తున్నాము కాబట్టి పాయింటర్ల యొక్క ఒక ముఖ్య ఉపయోగం ఏమిటంటే ఇది అర్రే ను మార్చడానికి ఉపయోగించబడుతుంది కాబట్టి C లో పాయింటర్లు మరియు అర్రేల మధ్య చాలా బలమైన సంబంధం ఉంది మరియు పాయింటర్లు లేకుండా మీరు నిజంగా అర్రేను ఉపయోగించాలనుకున్నప్పుడు C లో కొన్ని పనులను చేయలేరు కాబట్టి మేము ఫంక్షన్లను చూసినప్పుడు దీన్ని మరింత వివరంగా మళ్లీ చూస్తాము కాబట్టి పాయింటర్లు మరియు అర్రేల మధ్య బలమైన సంబంధం ఉందని మీరు ప్రస్తుతానికి తీసుకుంటారు మరియు మీరు అర్రే సబ్స్క్రిప్ట్లను ఉపయోగించి చేసే ఏదైనా వాస్తవానికి పాయింటర్లను ఉపయోగించి చేయవచ్చు కాబట్టి ఆ కోణంలో పాయింటర్లు పక్కపక్కనే ఉన్న లొకేషన్స్ తో లేదా సమీపంలో లేని వాటితో వ్యవహరించడానికి మరింత శక్తివంతమైనది మరియు మరింత సాధారణ మార్గం మనం చిన్న ఉదాహరణను చూద్దాం మేము ఇంతకు ముందు చెప్పినట్లుగా మనకు int a12 ఉంది int a12 అనేది a కోసం ఖాళీని ప్రకటిస్తుంది మరియు అది మీరు చూస్తున్న బాక్స్ల టాప్ సెట్ అని చెప్పుకుందాం మరియు a0 అనేది మొదటి లొకేషన్ a1 అనేది రెండవ లొకేషన్ మరియు a11 అనేది చివరి లొకేషన్ అని మనకు తెలుసు కాబట్టి సూచికలు 0 నుంచి 11 కి వెళ్తాయి 12 అనేది a కోసం వ్యాలిడ్ ఇండెక్స్ కాదు కాబట్టి మనకు int ptr ఉంటే ఇది మనకు ptr అనే మెమరీ లొకేషన్ ని ఇస్తుంది మేము ఈ రెండింటిలో దేనినైనా చేస్తే ptr a0 లేదా ptr a అని చెప్పినట్లయితే ptr ఇక్కడ సూచించడం ప్రారంభిస్తుంది కాబట్టి ఇక్కడ నిజంగా ఏమి జరుగుతుందో చూద్దాం ముందుగా ఈ స్టేట్మెంట్ ని చూద్దాం కాబట్టి మేము ఈ స్టేట్మెంట్ ను చూస్తే ptr a0 అవుతుంది ఇది ఏమి చేస్తుందో చూద్దాం a0 అనేది ఒక వ్యాల్యూ ఇది పాయింటర్ కాదు a0 నిజానికి ఒక వ్యాల్యూ అవుతుంది కాబట్టి మేము దీన్ని ఇప్పటివరకు అర్రే లో చూశాము కానీ మీరు దాని ముందు యాంపర్సెండ్ని ఉంచిన క్షణం అది వ్యాల్యూ కాదు అది 0లో స్టోర్ చేయబడిందని అర్థం బదులుగా మాకు 0th ఎలిమెంట్ కి పాయింటర్ ని ఇవ్వండి కాబట్టి ఎడమ వైపు పాయింటర్ కోసం అడుగుతుంది మరియు కుడి వైపు నిజానికి పాయింటర్ ని ఇస్తుంది కాబట్టి ఇది వ్యాలిడ్ అవుతుంది కాబట్టి ఇది నిజంగా ఏమి చేస్తోంది ptr అనేది a యొక్క 0th ఎలిమెంట్ వద్ద సూచించడం ప్రారంభిస్తుంది మీరు ptr a అని చెప్పే కొంచెం సత్వరమార్గం ద్వారా కూడా అదే విషయాన్ని సాధించవచ్చు కాబట్టి దీనిని మంచి ప్రోగ్రామర్లు చేయడం కూడా మీరు చూస్తారు కాబట్టి అనుభవజ్ఞులైన ప్రోగ్రామర్లు ఈ ఫార్మాట్ ని ఉపయోగించరు వీటికి బదులుగా వారు ptr a ని ఉపయోగిస్తారు కాబట్టి ఇది ఏమి చేస్తోంది ptr ఇప్పుడు a యొక్క 0th ఎలిమెంట్ యొక్క అడ్రస్ ను కలిగి ఉంటుంది కాబట్టి కొంత కోణంలో అర్రే పేరు a నిజానికి 0th ఎలిమెంట్ యొక్క అడ్రస్ కు పర్యాయపదం మాత్రమే కాబట్టి మేము a అని చెప్పినప్పుడు a అనేది సైజ్ 12 యొక్క ఇంటీజర్ అర్రే కానీ వేరియబుల్ a అనేది వాస్తవానికి ఈ అర్రే యొక్క 0th ఎలిమెంట్ యొక్క అడ్రస్ కు పర్యాయపదంగా ఉంటుంది వీటన్నింటికీ అర్థం ఏమిటో చూద్దాం కాబట్టి మేము int ptr a చేస్తే కాబట్టి ఈ చిన్న కోడ్ లో మీరు ptr అనే ఇంటీజర్ పాయింటర్ని ప్రకటిస్తున్నారు కాబట్టి ఇది మేము ఇంటీజర్ పాయింటర్ని ప్రకటిస్తున్నామని చెబుతుంది మరియు ptr అనేది వేరియబుల్ నేమ్ అవుతుంది మరియు మనం డిక్లేర్ చేస్తున్నప్పుడు మేము దానిని a కి ప్రారంభిస్తున్నాము కాబట్టి a అనేది మనకు ఇక్కడ ఉన్న అర్రే అప్పుడు ptr అనేది 0th లొకేషన్ లో సూచించడం ప్రారంభిస్తుంది కాబట్టి ఇది అడ్రస్ కు పర్యాయపదంగా a ని ఉపయోగించడం నుండి వచ్చిన విషయం మీరు ptr తో చేయగల మంచి విషయం ఏమిటంటే మీరు ptr ptr 1 ని చేయగలరు కాబట్టి దీని అర్థం ఏమిటో చూద్దాం కుడి వైపున మనకు నిజానికి పాయింటర్ వేరియబుల్ ఉంది మరియు మేము దానికి 1ని యాడ్ చేస్తున్నాము అయితే ఏమిటంటే a0 కి బదులుగా ptr పాయింట్ని చేయడానికి ఇప్పుడు మీరు ప్రస్తుత ఎలిమెంట్ ని తర్వాత తదుపరి ఎలిమెంట్ ని చూపారు కాబట్టి ఈ సమయంలో ptr అనేది a0 ని చూపుతోంది కాబట్టి మీరు దానిని ఇక్కడ చూడవచ్చు కానీ మీరు ptr ptr 1 అని చేసిన వెంటనే ఇది తదుపరి ఎలిమెంట్ ని సూచించడాన్ని ప్రారంభిస్తుంది కాబట్టి మీరు స్పష్టంగా ptr చేస్తే మీరు మరొక ptr ptr 1 ని చేస్తే అది 2nd లొకేషన్ ని సూచించడాన్ని ప్రారంభిస్తుంది కాబట్టి ఇది 0తో మొదలవుతుంది కాబట్టి మేము చెప్పినట్లుగా మేము ఆంగ్ల భాషను దుర్వినియోగం చేస్తున్నాము నేను 0th 1st మరియు 2nd మొదలైన వాటి గురించి చెబుతాము కాబట్టి ప్రస్తుతం అది 0th లొకేషన్ లో చూపుతోంది మరియు మీరు ptr ని ptr1 చేస్తే అది 1st లొకేషన్ లో సూచించడం ప్రారంభిస్తుంది మరియు మీరు మరొక ptr ptr1 చేస్తే అది 2nd లొకేషన్ లో సూచించడం మొదలవుతుంది కాబట్టి మీరు ఇంటీజర్స్ పై చేసే విధంగా మేము అంకగణితాన్ని ఉపయోగించవచ్చు కానీ కొన్ని నియమాలు ఉన్నాయి మేము దీనిని కొంచెం విస్తృతంగా కొంచెం వివరంగా చూస్తాము మీరు ఆలోచించాలని మేము కోరుకుంటున్న ఒక విషయం ఏమిటంటే ptrptr1 ఏమి చేస్తుంది కాబట్టి స్పష్టంగా ptrptr1 మరియు ptrptr1 మధ్య వ్యత్యాసం ఉందని తెలుస్తుంది కాబట్టి కొంత సమయం తీసుకుని దాని గురించి ఆలోచించండి కాబట్టి ఈ స్టేట్మెంట్ ptrptr1 ఏమి చేస్తుంది ptrptr1 ఏమి చేస్తుందో ఆలోచించడం ఉపయోగకరంగా ఉంటుంది దాని గురించి ఆలోచించడానికి కొంత సమయం తీసుకోండి కాబట్టి మనం అర్రే కు తిరిగి వెళ్దాం కాబట్టి కొంత కోణంలో అర్రే అనేవి పాయింటర్ల కంటే తక్కువ అనువైనవని మేము చెప్పాము కాబట్టి అర్రే ను నిజానికి కాన్స్టెంట్ పాయింటర్లు అంటారు ఎడమ వైపున ఉన్న చిన్న కోడ్ ను చూద్దాం మనకు int a 10 10లో ఇంటీజర్ ఉంది మరియు మనకు int pa ఉంది కాబట్టి pa అనేది ఇంటీజర్ పాయింటర్ మరియు మేము pa a అని చెప్పినప్పుడు ఇప్పుడు pa అనేది a యొక్క 0th లొకేషన్ వద్ద సూచించడం ప్రారంభిస్తుంది మీరు pa ని చేయండి మేము paని పెంచుతున్నాము అది ఏమి చేస్తుంది అంటే అది a1 కి బదులుగా pa పాయింట్ని చేస్తుంది కాబట్టి పాయింటర్లు వేరియబుల్స్ మరియు ఇక్కడ మీరు pa కి ఒక అసైన్మెంట్ చేసారు మరియు మీరు ఇక్కడ pa కి అసైన్మెంట్ని మార్చారు ఇది pa కోసం ఖచ్చితంగా సరిపోతుంది ఎందుకంటే pa అనేది వేరియబుల్ ఇక్కడ కొంచెం భిన్నమైన పని చేద్దాం ఎరుపు పెట్టెలో కుడి వైపున మనకు int a10 ఉంది మనకు int pa ఉంది మరియు మనం a pa అని చెబుతాము కాబట్టి మొదటి విషయం ఏమిటంటే a pa అనేది అస్సలు అనుమతించబడదు కాబట్టి ఇది అనుమతించబడదు కారణం ఏమిటంటే మనం a pa చేసినప్పుడు a అనేది కొన్ని 10 లొకేషన్స్ లో సూచించబడాలి మరియు pa ద్వారా సూచించిన విధంగా a ని ఇప్పుడు వేరే లొకేషన్ సూచించమని అడుగుతున్నాము కాబట్టి ఇది అనుమతించబడదు లేదా ప్లస్ ప్లస్ అనుమతించబడదు కాబట్టి a అనేది 0th లొకేషన్ కి పర్యాయపదం అయినప్పటికీ అర్రే కి ఉపయోగించే వేరియబుల్ నేమ్ ని తీసుకోవడం మరియు దానిపై ఎలాంటి అరథమెటిక్ ని చేయడం చెల్లదు మీరు a చేయలేరు మీరు a pa ని లేదా అలాంటిదేమీ చేయలేరు కాబట్టి సారాంశం a ఏ వ్యక్తీకరణ యొక్క ఎడమ వైపున కనిపించదు కాబట్టి a అనేది నిజానికి కేవలం a a1 అవుతుంది కాబట్టి a అనేది ఏ విధమైన ఎక్స్ప్రెషన్స్ యొక్క ఎడమ వైపున కనిపించదు అయితే pa అనేది వేరియబుల్ అయినందున ఎడమవైపు స్వేచ్ఛగా కనిపించవచ్చు కాబట్టి వేరియబుల్ a నిజానికి ఒక అర్రే మరియు దీనిని కాన్స్టెంట్ పాయింటర్ అంటారు కాబట్టి కాన్స్టెంట్ పాయింటర్ ద్వారా మన ఉద్దేశ్యం ఏమిటంటే a10 అనేది a యొక్క 10 లొకేషన్స్ సెట్ అవుతుంది కాబట్టి మనకు 10 లొకేషన్స్ ఉన్నాయి మరియు a అనేది నిజానికి a0 ని సూచిస్తుంది మరియు అది 0 ని తప్ప దేనినీ సూచించదు కాన్స్టెంట్ పాయింటర్ అంటే మన ఉద్దేశ్యం ఏమిటంటే int a10 ఉపయోగించే క్షణంలో a అనేది a0 ని సూచిస్తుంది కానీ ఇతరవాటిని కాదు